మనము తదుపరి అల్గోరిథం హాష్ జాయిన్ కు వెళదాము ఇది చాలా ముఖ్యమైన అల్గోరిథం మరియు మునుపటి వాటి కంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది ఇది ఈక్వాలిటీ జాయిన్ అనగా ఈక్వాలిటీ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఉదాహరణకు రికార్డ్ tr మరియు రికార్డ్ ts తీసుకుంటే ఇది ఈక్వాలిటీ జాయిన్ కనుక అవి సమానంగా ఉండాలి అంటే అవి ఒకే స్థానానికి హాష్ అవ్వాలి కాబట్టి ఇది వర్తించే హ్యాషింగ్ ఫంక్షన్ అయితే అవి తప్పనిసరిగా అదే స్థానానికి హ్యాష్ అవ్వాలి ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే మొదట గా రిలేషన్స్ r మరియు s రెండూ ఒకే హాష్ టేబుల్ కు హాష్ చేయబడతాయి ఆ తరువాత ఈ సంబంధిత హాష్ బకెట్ల నుండి మ్యాచింగ్ రికార్డు లు ఒకదాని తరువాత ఒకటి తీసుకోబడతాయి రికార్డులను విభజించడానికి హాష్ ఫంక్షన్ ఉంది ఒకవేళ రిలేషన్ మెమరీ కి ఫిట్ అవ్వకపోతే ఈ హాష్ ఫంక్షన్ దానిని విభజించాల్సిన అవసరం ఉంది అప్పుడు దానిని పార్టీషన్ హాష్ జాయిన్ అంటారు హాష్ టేబుల్ ఎంట్రీలు 0 నుండి n 1 వరకు ఉన్నాయని అనుకుందాం అంటే n ఎంట్రీలు ఉన్నట్లు మరియు రిలేషన్స్ r మరియు s యొక్క పార్టీషన్లు అయినచో tr పై హాష్ ఫంక్షన్ i ఉంటుంది మరియు అది పార్టీషన్ కు వెళుతుంది అలాగే ts పై హాష్ ఫంక్షన్ i ఉంటుంది మరియు అది పార్టీషన్ కు వెళుతుంది ఒక్కసారి అది పూర్తి అయితే పార్టీషన్ చదవబడుతుంది ఈ టేబుల్ పూర్తయిన తర్వాత పార్టీషన్లలో ఒకటి చదవబడుతుంది ఇది మెమరీలోకి చదవబడుతుంది మెమరీలో హాష్ ఇండెక్స్ నిర్మించబడింది అంటే ఈ పార్టీషన్ హాష్ ఫంక్షన్ డిస్క్లో లేదని గుర్తుంచుకోండి ఇది డిస్క్ స్థాయిలో పనిచేస్తోంది అంటే ఇది టపుల్స్ను డిస్క్ ఆధారిత పార్టీషన్స్ గా విభజిస్తోంది ప్రతి పార్టిషన్ డిస్క్లో ప్రత్యేక పొజిషన్ లో ఉంటుంది అది చదవబడిన తర్వాత ఈ విభజన కోసం మాత్రమే ఇన్ మెమరీ హాష్ నిర్మించబడుతుంది ప్రతి మెమరీ హాష్ కి మాత్రమే లో ఉన్న అన్ని టపుల్స్ కి ఇంటర్నల్ గా ఒక మెమరీ హాష్ ఫంక్షన్ నిర్మించబడింది తరువాత ఈ హాష్ పార్టిషన్ లో ఉన్న ప్రతి రికార్డ్ Tri ప్రోబ్ అని పిలువబడుతుంది సంబంధిత మ్యాచింగ్ టుపుల్స్ తెలుసుకోవడానికి ఇది ప్రోబ్ ఇది ఎందుకు నిర్మించబడింది అంటే మెమరీలో హ్యాష్ టేబుల్ నిర్మించబడుతుంది మరియు tri ప్రోబ్ చేయబడుతుంది అందువల్ల కొన్ని నామకరణాలు ఉపయోగించబడుతున్నాయి ఇక్కడ s అనేది ఇన్ మెమరీ హాష్ ఫంక్షన్ను నిర్మించడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి s ను బిల్డ్ ఇన్పుట్ అని పిలుస్తారు కానీ r ను ప్రోబ్ ఇన్పుట్ అని పిలుస్తారు ఎందుకంటే r నుండి వచ్చే టుపుల్స్ ని వేరే రిలేషన్ కోసం నిర్మించిన మెమరీ హాష్ ఫంక్షన్ ని ప్రోబ్ చేయటానికి ఉపయోగిస్తారు కాబట్టి బిల్డ్ రిలేషన్ యొక్క ప్రతి విభజన మెమరీ లో ఉండకపోతే ఈ మొత్తం విధానం అర్ధవంతం కాదు బిల్డ్ రిలేషన్ అనేది చిన్నదిగా ఉండాలి r మరియు s మధ్య s చిన్నది అయితే s బిల్డ్ రిలేషన్ అయి ఉండాలి ఇప్పుడు దీని పరిమాణాలను విశ్లేషిద్దాం ఉదాహరణ కి n విభజనలు ఉన్నాయని అనుకుందాం ఇప్పుడు ప్రతి విభజన తప్పనిసరిగా మెమరీకి ఫిట్ అవ్వాలి ఇది మనకు అవసరమయ్యే ఒక ఇన్ వేరియంట్ ఇది ఒక మెమరీలోని బ్లాకుల సంఖ్య అనుకుందాం ఇదేమో బ్లాకుల సంఖ్యలో మెమరీ పరిమాణం అనుకుందాం ఉదాహరణానికి బిల్డ్ రిలేషన్ లో bs బ్లాక్స్ ఉన్నాయని అనుకుందాం మనకు ఇప్పుడు ఉండాలి ఇలా ఎందుకంటే బిల్డ్ రిలేషన్ యొక్క మొత్తం సంఖ్య M వీటిలో ప్రతి ఒక్కటి M లో ఫిట్ అయితే అది మనకు ఎన్ని పార్టీషన్స్ హ్యాండిల్ చేయవచ్చు అనే సంఖ్యను ఇస్తుంది n అనేది దాని కంటే ఎక్కువగా ఉండాలి అంటే n దాని కంటే ఎక్కువ ఉంటే వాస్తవ విభజనల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే ప్రతి విభజన యొక్క పరిమాణం ఫిట్ అయ్యే దానికంటే తక్కువగా ఉంటుంది ప్రతి విభజన తప్పనిసరిగా ఫిట్ అవ్వాలి కాబట్టి అనే కండిషన్ ఉండాలి విభజన లోపల ఉన్న ప్రతిదీ మెమరీలో మరియు మెమరీ పరిమాణాల సంఖ్యకు తగినట్లుగా ఉండాలి ప్రతి పార్టిషన్ నుండి ఒక బ్లాక్ ని తప్పక చదవాలి అంటే ఆ కండిషన్ ఇప్పుడు ఈ రెండింటినీ కలపడం ద్వారా మనం పొందవచ్చు మనకు వచ్చిన కండిషన్ ని ఇలా రాయవచ్చు అంటే మెమరీ సైజు బిల్డ్ రిలేషన్ యొక్క వర్గమూలం సైజు కంటే ఎక్కువగా ఉండాలి ఇది జరిగితే ఒక విభజన సరిపోతుంది ఒకవేళ ఇది జరగనిచో అప్పుడు రికర్సివ్ పార్టిషనింగ్ ని ఉపయోగించాల్సి వస్తుంది రికర్సివ్ పార్టిషనింగ్ ఎక్సటర్నల్ మెర్జ్ సార్ట్ కి సమానం అంటే సింగల్ పాస్లో పనులు చేయలేకపోతే ఒక పాస్లో ఎంతయితే చేయగలమో అంత చేసాక మిగిలిన పనులు తదుపరి పాస్ కి అప్పగించ పడతాయి అయ్యేటట్లుగా ముందుగా n s ఎంచుకోబడుతుంది ఆ తరువాత ప్రతి విభజన లేదా విభజనలు నిర్మించబడతాయి పార్టిషనింగ్ మొదటి లెవెల్ లో జరుగుతుంది కానీ ఈ ప్రతి ఒక్క విభజన మెమరీకి ఫిట్ అవ్వవు అప్పుడు ప్రతి ఒక్క విభజన మళ్ళీ పునర్విభజన చేయబడి చివరికి అవి మెమరీకి సరిపోయే వరకు ఈ పార్టిషనింగ్ కొనసాగుతుంది రికర్సివ్ పార్టిషనింగ్ లో జరిగేది ఇదే హైబ్రిడ్ హాష్ జాయిన్ మొదటి పార్టిషన్ తో పాటు మిగిలినవన్నిటిని కలిగి ఉంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ హాష్ జాయిన్ స్ట్రాటజీ యొక్క కాస్ట్ ని విశ్లేషించడం లేదా ఇది పునరావృత విభజన మొదలైనవి కావచ్చు రిలేషన్ r లో bi బ్లాక్లు ఉన్నాయి ప్రారంభంలో రిలేషన్ r చదవడానికి bi ట్రాన్స్ఫర్లు అవసరం ఇప్పుడు విభజన తరువాత మొత్తం బ్లాకుల సంఖ్య మనం చేస్తున్న ఆపరేషన్ రిలేషన్ i ను విభజించటానికి ప్రయత్నిస్తోంది చదవడానికి bi ట్రాన్స్ఫర్ లు అవసరం ఇప్పుడు విభజన పూర్తయిన తర్వాత ఇది bi n బ్లాకులను ఉత్పత్తి చేయవచ్చు ఎందుకంటే వీటిలో కేవలం ఒక అదనపు టపుల్ మాత్రమే ఉంది ఇది బ్లాక్లోకి సరిపోవచ్చు లేక సరిపోకపోవచ్చు కాబట్టి అక్కడ bi n కావచ్చు కాబట్టి ఏమి జరుగుతుందంటే దీనిని తిరిగి వ్రాయాలి మరియు తరువాత చదవాలి తిరిగి వ్రాయాలి మరియు మళ్లీ చదవాలి ఎందుకంటే ప్రతి పార్టిషన్ చదవబడుతుంది కాబట్టి ఇది 2bi n ని ఉపయోగిస్తుంది మరియు తరువాత ఈ bi ఉంది ప్రతి విభజన కోసం మనం ఈ రెండు సంఖ్యలను జోడిస్తే ఇది 3bi 2n అది ట్రాన్స్ఫర్ల సంఖ్య మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము కాబట్టి ప్రతి రిలేషన్ i కి మొత్తం ట్రాన్స్ఫర్ల సంఖ్య 3br bs 4n ఇది ప్రారంభ దశకు అవసరమైన మొత్తం ట్రాన్స్ఫర్ల సంఖ్య లేదా కేవలం ప్రారంభ దశకు అవసరమైనది మనం అదే విషయాన్ని ఉపయోగించి ముందుకు వెళితే ఎన్ని సీక్ లు ఉంటాయి దీన్ని పార్టిషన్ చేసి చదవడానికి పట్టే సీక్ ల సంఖ్య మళ్ళీ bb బ్లాక్స్ మెమరీ కు సరిపోతాయని అనుకుందాం ప్రతి రిలేషన్ నుండి bb బ్లాక్స్ మెమరీకి సరిపోతాయి అప్పుడు అవన్నీ చదవడానికి అవసరమైన సీక్ లు ఉన్నాయి తరువాత అదేవిధంగా bi ఇది చదవడానికి మరియు తరువాత అదే విధంగా రాయటానికి సీక్ లు అవసరం తరువాత n పార్టిషన్లను చదవడానికి n సీక్ లు అవసరం ఎందుకంటే ప్రతి పార్టిషన్ వేరే దానిలో ఉంటుంది కాబట్టి n పార్టిషన్లను చదవడానికి n సీక్ లు అవసరం అవసరమైన మొత్తం సీక్ ల సంఖ్య

ఈ హ్యాష్ జాయిన్ చేయడానికి అవసరమైన మొత్తం సీక్ ల సంఖ్య ఈ రెండు పదాలు ప్లస్ 2n ఇప్పుడు పునరావృత విభజన లేదని అనుకోండి ఎందుకంటే ఒకసారి చదివి ఆపై ఈ n పార్టిషన్లను చదివితే హ్యాష్ జాయిన్ చేయడానికి సరిపోతుంది మీరు ఇక్కడ తప్పనిసరిగా హైలైట్ చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అవుట్పుట్ కాస్ట్ పట్టించుకోలేదు అవుట్పుట్ను డిస్కుకు వ్రాయడానికి కొంత కాస్ట్ అవసరం కానీ అది మనము పట్టించుకోలేదు సాధారణంగా అవుట్పుట్ వినియోగదారుకు కన్సోల్ లేదా ఇతర పద్ధతిలో తిరిగి ఇవ్వబడుతుంది అని భావిస్తాము హాష్ జాయిన్ కాస్ట్ ను తిరిగి చూస్తే మునుపటి కేసులో పునరావృత విభజన లేదని అనుకున్నాము పునరావృత విభజన అవసరం అయితే అప్పుడు పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉంటుంది మనం దానిని క్రింది పద్ధతిలో విశ్లేషించవచ్చు మొదటి ముఖ్యమైన విషయం పాస్ల సంఖ్య ఎందుకంటే అది M M అనేది మెమరీ పరిమాణం కనుక అన్ని పాస్లు అవసరం ఇప్పుడు సరళీకరణ కోసం మనం సగం పూరక విభజనలను విస్మరిస్తే కాబట్టి మొత్తం ట్రాన్స్ఫర్ల సంఖ్య అంటే దీనిని గుణించాలి ఎందుకంటే ఈ పాస్లో ప్రతి రిలేషన్ మొత్తం చదవబడుతుంది s మరియు br bs లకు సారూప్య పదం ఉంది ఇది చివరకు రెండు పార్టిషన్లలో అన్ని విషయాలను చదవడం కోసం ఇది అవసరమైన మొత్తం ట్రాన్స్ఫర్ల సంఖ్య మరియు అవసరమైన మొత్తం సీక్ ల సంఖ్య br కి బదులుగా br bb ఉంటుంది మరియు ఇది లేకపోతే అదే ఫార్ములా అవుతుంది కాబట్టి ప్లస్ 2br అవుతుంది మరోసారి నేను సగం పూరక విభజనను విస్మరిస్తున్నానని హైలైట్ చేయాలనుకుంటున్నాను సగం పూరక విభజనలు లేవని నేను ఊహిస్తున్నాను కాబట్టి అన్ని విభజనలు చక్కగా ప్రవర్తిస్తున్నాయి కానీ ఇది జరగకపోవచ్చు కాబట్టి ప్లస్ n మొదలైనవి ఈ విషయాలలో కొంత భాగాన్ని జతచేయవలసి ఉంది కాబట్టి ఇది ప్లస్ 2n కనుక అన్ని సీక్ లు అవసరం ఇది పునరావృత విభజన కోసం ఎందుకంటే ఇది రిలేషన్ కోసం అవసరమైన పాస్ల సంఖ్య రిలేషన్ i విభజన ఒక పాస్ లో చేయలేము అది మొత్తం విషయం ఈ ప్రతి కారకానికి వెళ్ళే అదనపు కాస్ట్ ఉంటుంది ఇది ఖరీదు చేసే పాస్ల సంఖ్య అయితే ఈ పాస్ లలో ప్రతిదీ చదివి వ్రాయబడుతుంది కాబట్టి ఇది పునరావృత విభజన యొక్క ఆలోచన కాబట్టి మనం ఇప్పటివరకు చూసిన వాటి గురించి చెప్పుకుందాం మనం సెలక్షన్ సార్టింగ్ మరియు జాయిన్ ల గురించి చూసాము ఇవి ఇప్పటివరకు మనం నిర్వహించిన మూడు ప్రధాన ఆపరేషన్స్ మరికొన్ని రకాల ఆపరేషన్లు ఉన్నాయి మొదటి ఆపరేషన్ కాంప్లెక్స్ జాయిన్ కాంప్లెక్స్ జాయిన్ అంటే ఏమిటి జాయిన్ కండిషన్ ఒక డిస్జంక్షన్ లేదా కన్జంక్షన్ మొదలైనవి కాబట్టి కన్జంక్షన్ లేదా డిస్జంక్షన్ ఒక అట్ట్రిబ్యూట్ ను మరొక అట్ట్రిబ్యూట్ తో జాయిన్ చేయటం లాగా సులభం కాదు కొంచెం క్లిష్టమైన ప్రిడికేట్ ఉంటుంది ఇప్పుడు వాస్తవానికి బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ వర్తించవచ్చు ఎందుకంటే బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ ప్రిడికేట్ పై ఆధారపడి ఉండదు ఇది కేవలం రెండు టపుల్స్ ని తీసుకుంటుంది మరియు జాయిన్ కండిషన్ను వర్తిస్తుంది కాబట్టి విచ్ఛేదనం మరియు సంయోగం సమానత్వంపై మాత్రమే ఆధారపడి ఉంటే ఇది ఎల్లప్పుడూ చేయవచ్చు అప్పుడు ఈ హాష్ జాయిన్ లేదా మెర్జ్ జాయిన్ సమానత్వాన్ని బట్టి చేయవచ్చు మరియు ఆ ఇండెక్స్ లు యూనియన్ మరియు ఇంటర్సెక్షన్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది విచ్ఛేదనం లేదా సంయోగం అనేదానిపై ఆధారపడి మెర్జ్ జాయిన్ లేదా హాష్ జాయిన్ పైన యూనియన్ లేదా ఇంటర్సెక్షన్ చేయవచ్చు తద్వారా దీనిని నిర్వహించవచ్చు కాంప్లెక్స్ జాయిన్ కోసం డేటాబేస్ చేయవలసిన మరొక ముఖ్యమైన ఆపరేషన్ ఉంది కొన్నిసార్లు దీనిని డూప్లికేట్ ఎలిమినేషన్ అంటారు మీకు గుర్తుంటే డిఫాల్ట్గా SQL అనేది బహుళ సెట్ అయితే రిలేషనల్ ఆల్జీబ్రా సెట్ డిస్టింక్ట్ కీవర్డ్ ని పేర్కొనడం ద్వారా ఒక సెట్ను ఉత్పత్తి చేయమని SQL ని అడగడానికి ఒక మార్గం ఉంది అది జరుగుతున్నప్పుడు SQL ఏమి చేయడానికి ప్రయత్నిస్తుందంటే అది నకిలీలను కనుగొని వాటిని తొలగిస్తుంది ఈ డూప్లికేట్ ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది అంటే మొదట గుర్తుకు వచ్చేది హాషింగ్ హ్యాషింగ్ చేయవచ్చు తద్వారా అన్ని టపుల్స్ను కనుగొనడానికి హ్యాష్ చేయవచ్చు మరియు ఆపై రెండు టపుల్స్ ఒకే స్థానానికి వెళ్లినప్పుడు అవి పూర్తయ్యాయో లేదో చెప్పడానికి అట్ట్రిబ్యూట్ల ద్వారా తనిఖీ చేయవచ్చు మరొకటి కొద్దిగా ప్రామాణికం కాని మార్గం ఏమిటంటే దానిని క్రమబద్ధీకరించడం మరియు క్రమ పద్ధతిలో వెళ్ళడం కాబట్టి ప్రతి టపుల్ను తరువాతి టపుల్తో మాత్రమే పోల్చవచ్చు కాబట్టి ఇవి డూప్లికేట్ ఎలిమినేషన్ చేయటానికి రెండు మార్గాలు డూప్లికేట్ ఎలిమినేషన్ యొక్క విశ్లేషణ హ్యాషింగ్ లేదా సార్టింగ్ చేయడం వలె ఉంటుంది అప్పుడు సంబంధిత రిలేషనల్ ఆల్జీబ్రా మరియు SQL నిర్వహించాల్సిన కొన్ని సెట్ ఆపరేషన్లు ఉన్నాయి చేయగలిగిన విభిన్న సెట్ ఆపరేషన్లు ఏమిటి యూనియన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ మొదలగునవి ఇప్పుడు రిలేషన్లు ఇప్పటికే క్రమబద్ధీకరించబడి ఉంటే అప్పుడు ఇది సులభం ఎందుకంటే ఇది కేవలం రెండు రిలేషన్లు లేదా రెండు సెట్లు మొదలైన వాటిని ఒక క్రమంలో స్కాన్ చేయాల్సి ఉంటుంది మరియు ఇది వర్తించబడుతుంది దీన్ని చేసే మరొక మార్గం ఏమిటంటే ఒక సెట్ పై ఇండెక్స్ ను నిర్మించవచ్చు ఒక సెట్ పై ఇండెక్స్ మరియు మరొక వైపున మరొక దానిని పరీక్షించవచ్చు మీరు ఈ సెట్ కార్యకలాపాలు జాయిన్ ఆపరేషన్ లాంటివి అని చూడవచ్చు మరియు ఆలోచన ఏమిటంటే రెండు రిలేషన్లకు బదులుగా రెండు సెట్లు ఉంటాయి కానీ అప్పుడు ఇంటర్సెక్షన్ మరియు యూనియన్ కార్యకలాపాలు దాదాపు ఒకే తత్వాన్ని ఉపయోగించి జరుగుతున్నాయి కాబట్టి ఆ పనులన్నీ చేయవచ్చు తదుపరి ముఖ్యమైన ఆపరేషన్ అగ్రిగేషన్ ఇప్పుడు అగ్రిగేషన్ గ్రూపింగ్ తో లేదా లేకుండా చేయవచ్చు గ్రూపింగ్ లేకుండా ఉంటే అది సులభం ఎందుకంటే అప్పుడు మీరు అన్ని టపుల్స్పైకి వెళ్లి కేవలం అగ్రిగేషన్ ఫంక్షన్ని కనుగొంటే సరిపోతుంది కాబట్టి మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గ్రూపింగ్ తో అగ్రిగేషన్ కాబట్టి గ్రూప్ ని ఎలా చేయాలనేది ముఖ్యమైన భాగం మొదటి మరియు అత్యంత ప్రాథమిక ఆలోచన ప్రతి గ్రూప్ కి హ్యాషింగ్ని ఉపయోగించడం మరియు తరువాత ప్రతి గ్రూప్ దాని ద్వారా ఒక రిలేషన్ గా మారుతుంది నా ఉద్దేశ్యం దీనిని స్వయంగా ఒక రిలేషన్ వలె పరిగణించవచ్చు మరియు తర్వాత దానిని సమగ్రపరచవచ్చు కాబట్టి అది గ్రూప్ తో కూడిన అగ్రిగేషన్ రిలేషన్ని ఈ గ్రూప్ గా విభజించటానికి హ్యాషింగ్ అవసరం మనం వదిలిపెట్టిన చాలా ముఖ్యమైన విషయం ఔటర్ జాయిన్ మనం ఇంతవరకు మాట్లాడుకున్నది ఇన్నర్ జాయిన్ పై ఉంది కాబట్టి కార్యకలాపాలు ఇన్నర్ జాయిన్ అని మనం అనుకున్నాం ఇప్పుడు ఔటర్ జాయిన్ను గుర్తుకు తెచ్చుకోవడానికి tr మరియు ts సమానత్వపు నియమాన్ని ఉల్లంఘించినా అది లెఫ్ట్ ఔటర్ జాయిన్ అని అనుకుంటే అప్పుడు tr కూడా అవుట్పుట్ అయి ఉండాలి అదే ఔటర్ జాయిన్ యొక్క మొత్తం ఉపయోగం దానిని ఎలా నిర్వహించాలి మరోసారి బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్లో ఎలాంటి సవరణ అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా సాధారణ అల్గోరిథం tr మరియు ts సరిపోలితే అది అవుట్పుట్ అవుతుంది లేకపోతే తగిన శూన్య విలువలతో ప్యాడ్ చేయబడుట మొదలైనవి చేయవచ్చు మెర్జ్ జాయిన్ కు ఏమి చేయవచ్చు అంటే అది లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనుకుందాం అప్పుడు r స్కాన్ చేస్తున్నప్పుడు కూడా కాబట్టి s లో మ్యాచింగ్ టపుల్ ఉంటే మంచిది ఇది అవుట్పుట్ అవుతుంది సరిపోలే టపుల్ లేకపోతే కూడా ఇది అవుట్పుట్ అవుతుంది కాబట్టి r స్కాన్ చేయబడినప్పుడు r వైపు ఉన్న ప్రతి టపుల్ అవుట్పుట్ అవుతోందని నిర్ధారించుకోవాలి కాబట్టి మెర్జ్ జాయిన్ ను కూడా నిర్వహించవచ్చు ప్రశ్న ఏమిటంటే లెఫ్ట్ జాయిన్ ఉంటే అది లెఫ్ట్ జాయిన్ అనుకుందాం ప్రశ్న ఏమిటంటే హ్యాష్ జాయిన్కి బిల్డ్ రిలేషన్గా ఏది ఉండాలి మరియు ప్రోబ్ రిలేషన్గా ఏది ఉండాలి ఇది హాష్ జాయిన్ అని అనుకుందాం హాష్ జాయిన్ అదే విధంగా పని చేయగలదు అది లెఫ్ట్ రిలేషన్ అని అనుకుందాం మరియు ఇందులో ఒకటి r ని ప్రోబ్ రిలేషన్గా ఉపయోగించవచ్చు లేదా s ని ప్రోబ్ రిలేషన్గా ఉపయోగించవచ్చు కాబట్టి ప్రోబ్ రిలేషన్గా ఏది ఉపయోగించాలి అనేది ప్రశ్న అది లెఫ్ట్ ఔటర్ జాయిన్ అయితే r ను ప్రోబ్ రిలేషన్గా ఉపయోగించాలి కారణం s బిల్డ్ కోసం ఉపయోగించబడుతుంది మరియు r నుండి వచ్చే ప్రతి టపుల్ మ్యాచ్ అయితే అది అవుట్పుట్ అవుతుంది అది సరిపోలకపోయినా r వైపు బాగానే ఉంటుంది మరియు r వైపు అవుట్పుట్ అవుతుంది లెఫ్ట్ ఔటర్ జాయిన్ కి ఇదంతా బాగానే ఉంటుంది మరియు అదేవిధంగా రైట్ ఔటర్ జాయిన్ కి ఈ వ్యూహాన్ని ఉపయోగించవచ్చు అయితే ఆపరేషన్ ఫుల్ ఔటర్ జాయిన్ అయినప్పుడు ఏమి జరుగుతుంది ఫుల్ ఔటర్ జాయిన్ కోసం మెర్జ్ జాయిన్ సులభంగా ఉపయోగించవచ్చు ఎందుకంటే హ్యాష్ జాయిన్ కోసం ప్రతిదీ అవుట్పుట్ ఇది మీరు చూసే దానికంటే కొంచెం క్లిష్టంగా ఉంటుంది ఈ ప్రోబ్ మరియు బిల్డ్ రిలేషన్ పూర్తిగా ఉపయోగపడదు ఎందుకంటే ఒక s ఉందనుకోండి s లు అవుట్పుట్ అయ్యాయో లేదో మనకు ఎలా తెలుస్తుంది కాబట్టి సాధారణంగా h హాష్ జాయిన్ అల్గోరిథం ఫుల్ జాయిన్ కోసం ఉపయోగించబడదు ఏదేమైనా చేయగలిగేది ఏమిటంటే ఈ క్రింది విధంగా s లోని ప్రతి రిలేషన్ కి s లోని ప్రతి టపుల్కు ఒక మార్కర్ ఉంటుంది కాబట్టి s ప్రోబ్ చేయబడితే r లోని టపుల్స్లో ఒకటి దానిని ప్రోబ్ చేస్తే అది డిఫాల్ట్ గా 1 గా గుర్తించబడుతుంది లేకుంటే అది 0 అవుతుంది పాస్ వద్ద మొత్తం అవుట్పుట్ ముగింపులో ఈ s మీద తీసుకోబడుతుంది మరియు 0 ఉన్న ప్రతిదీ అవుట్పుట్ ఇది ఎందుకు ఎందుకంటే ఇది 0 అయితే r నుండి ఏ టపుల్ కూడా దానితో చేరలేదు మరియు అది లెఫ్ట్ ఔటర్ జాయిన్ అనుకుందాం అప్పుడు ఇది లెఫ్ట్ ఔటర్ జాయిన్ పద్ధతిలో చేయబడుతుంది వాస్తవానికి r నుండి ప్రతిదీ నిర్వహించబడుతోంది అయితే ఈ s ని కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది అవుట్పుట్ అవుతోంది ఇది అంత సమర్థవంతమైన అల్గోరిథం కాదు అందువల్ల ఇది సాధారణంగా నివారించబడుతుంది బదులుగా మెర్జ్ జాయిన్ లేదా బ్లాక్ నెస్టెడ్ లూప్ జాయిన్ ని జనరల్ గా వాడతారు ఔటర్ జాయిన్లో కంజంక్షన్ డిస్జంక్షన్ మొదలైనవి ఉంటే అల్గోరిథం ఎంత క్లిష్టంగా మారుతుందో మీరు చూడవచ్చు దీనితో మనము క్వరీ ప్రాసెసింగ్ మాడ్యూల్ను పూర్తి చేసాము ఇందులో విభిన్న క్వరీ అల్గోరిథంలను ఎలా నిర్వహించవచ్చో చూశాము తరువాత మనము క్వరీ ఆప్టిమైజషన్ ప్రారంభిస్తాము